హలో గత అధ్యాయం లో మేము ఫేజ్ షిఫ్టర్స్ గురించి చర్చించాము మరియు నేను అనలాగ్ ఫేస్ షిఫ్టర్ గురించి క్లుప్తంగా మాట్లాడాను అనలాగ్ ఫేస్ షిఫ్టర్లను సాధారణం గా వ్యారక్టర్ డయోడ్ ఉపయోగించి రియలైజ్ చేయవచ్చు మరియు ఈ వ్యారక్టర్ డయోడ్ లు ఓల్టేజ్ ద్వారా నియంత్రించబడతాయి అప్పుడు మేము క్లుప్తంగా డిజిటల్ ఫేజ్ షిఫ్టర్ వైపు చూశాము మరియు n బిట్ ఫేజ్ షిఫ్టర్ కోసం అతి ఎక్కువ బిట్ 1800 తక్కువ బిట్ 18002n మరియు ప్రతి స్టెప్ 18002n ద్వారా ఇవ్వబడుతుంది అప్పుడు మేము 6 బిట్ ఫేజ్ షిఫ్టర్ యొక్క ఉదాహరణ తీసుకున్నాము కాబట్టి ఇక్కడ ప్రతి బిట్ 1 2 3 4 5 6 సూచిస్తుంది కాబట్టి ఏ బిట్ 1 అనే దాన్ని బట్టి అవుట్ పుట్ ఫేజ్ షిఫ్ట్ అవుతుంది కాబట్టి ఉదాహరణకు ఇది 1 మాత్రమే మరియు మిగిలినవి 0 అయితే అవుట్ పుట్ ఫేజ్ షిఫ్ట్1800 ఉంటుంది ఇది 1 అయితే అవుట్ పుట్ కు 5 6250 ఫేజ్ షిఫ్ట్ మాత్రమే కలిగి ఉంటుంది ఇది 1 మాత్రమే అయితే అవుట్పుట్కు ఫేజ్ షిఫ్ట్ 450 మాత్రమే ఉంటుంది ఈ 2 ఒక్కొక్కటి 1 మరియు 1 మరియు మిగిలినవి 0 అయితే అవుట్ పుట్ ఫేజ్ షిఫ్ట్ 1350 ఉంటుంది అప్పుడు మేము ఫేజ్ షిఫ్టర్ యొక్క అప్లికేషన్ ని మరియు ఈ ఫేజ్ షిఫ్టర్లను ఫేజ్డ్ అర్రే యాంటెన్నాగా ఉపయోగించే ముఖ్యమైన అప్లికేషన్స్ లో ఒకటి చూశాము కాబట్టి ప్రాథమికం గా ఫేజ్డ్ అర్రే యాంటెనాలు 30 నుండి 30 వరకు లేదా 60 నుండి 60వరకు చూద్దాం మరియు ఈ రోజుల్లో 5 G టెక్నాలజీ రావడంతో ప్రత్యేకంగా ఫేజ్డ్ అర్రే యాంటెన్నాకు చాలా ప్రాధాన్యత ఉంది కాబట్టి 5G ఫ్రీక్వెన్సీలు 20 GHz యొక్క ఫ్రీక్వెన్సీ పరిధిలో 80 GHz వరకు ఉంటాయని మీకు తెలిసి ఉండ వచ్చు కాబట్టి ఇది చాలా ఎక్కువ ఫ్రీక్వెన్సీ వేవ్ లెంగ్త్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి యాంటెన్నా పరిమాణం చిన్నదిగా ఉంటుంది కాబట్టి మల్టిపుల్ యాంటెన్నాలను ఉపయోగించవచ్చుఉదాహరణకు నేటి మొబైల్ ఫోన్లో ఓమ్ని దిశలో ప్రసరించే ఒక యాంటెన్నాను మనం కలిగి ఉన్నాము ఏదేమైనా 20 GHz వద్ద లేదా అంతకు మించిన ఫ్రీక్వెన్సీ వద్ద సింగిల్ ఎలిమెంట్ ని ఉపయోగించడానికి బదులు 8 ఎలిమెంట్ అర్రే ని ఉపయోగించవచ్చు మరియు ఈ 8 ఎలిమెంట్స్ ని మొబైల్ ఫోన్ యొక్క ఒక వైపు మొబైల్ ఫోన్ యొక్క మరొక వైపు మరియు మొబైల్ యొక్క మరొక వైపు అమర్చబడి ఉంటాయి కాబట్టి ప్రాథమిక ఆలోచన ఏమిటంటే విభిన్న ఎలిమెంట్స్ మధ్య ఫేస్ షిఫ్ట్ ను ఉపయోగించడం ద్వారా బీమ్ ఈ దిశలో లేదా ఈ దిశలో లేదా ఈ దిశలో గరిష్ట సిగ్నల్ ఏ దిశ నుండి వస్తుంది అనే దాన్ని బట్టి సూచించవచ్చు కాబట్టి ఈ విధంగా అది నిర్దిష్ట దిశలో గెయిన్ ను కూడా అందిస్తుంది కాబట్టి ఈ ఫేస్ షిఫ్టర్లను మనం ఎలా రియలైజ్ చేయవచ్చో ఇప్పుడు చూద్దాం కాబట్టి మొదట రిఫ్లెక్షన్ టైప్ ఫేస్ షిఫ్టర్ను చూద్దాం మరియు ఇక్కడ మనకు ఇన్పుట్ 3 dB 2 బ్రాంచ్ కప్లర్ యొక్క పోర్టులో ఒకదానికి వస్తోంది ఇది అవుట్ పుట్ఇతర 2 పోర్ట్లు ఇక్కడ లైన్ పొడవు l 2 తో PIN డయోడ్లు అనుసంధానించబడి ఉన్నాయని మీరు ఇక్కడ చూడవచ్చు కాబట్టి ఇక్కడ నిజంగా ఏమి జరుగుతుందో భావన పరంగా చూద్దాం కాబట్టి ఈ ప్రత్యేకమైన పోర్టులో మేము ఇన్ పుట్ ఇచ్చి నప్పుడు సగం పవర్ ఇక్కడకు వస్తుంది సగం పవర్ ఇక్కడకు వస్తుంది మరియు ఇక్కడ ఏమీ జరగదు ఇప్పుడు ఇక్కడ ఉన్న పవర్ కి 900 ఫేజ్ షిఫ్ట్ ఉంటుంది మరియు దీనికి 1800 ఫేజ్ షిఫ్ట్ ఉంటుంది కాబట్టి ఈ డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు మనం ఒక షరతు తీసుకుందాం అంటే ఇది షార్ట్ సర్క్యూట్ అవుతుంది ఇది షార్ట్ సర్క్యూట్ అయితే ప్రతీదీ తిరిగి రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు రిఫ్లెక్ట్ అయ్యే సిగ్నల్ ఇది 900అని చెప్పండి ఇప్పుడు ఇది మరొక 900అవుతుందని చెప్పండి కాబట్టి అది 1800అవుతుంది సిగ్నల్ ఇక్కడ నుండి900 900 1800ప్రయాణిస్తుంది మళ్ళీ తిరిగి రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి మరో 900 మరియు 900 కాబట్టి ఇక్కడ నుండి ఈ నిర్దిష్ట పోర్టుకు మరియు రిఫ్లెక్ట్ అయ్యే మొత్తం పాత్ లెంగ్త్ 3600ఉంటుంది కాబట్టి దీనికి 1800 ఫేజ్ షిఫ్ట్ ఉంది దీనికి3600 ఫేజ్ షిఫ్ట్ ఉంటుంది ఈ రెండు రద్దు చేయబడతాయి అందువల్ల రిఫ్లెక్ట్ అయ్యే పవర్ సాపేక్షం గా 0 లేదా చాలా తక్కువగా ఉంటుంది ఈ ప్రత్యేక పోర్టులో ఏమి జరుగుతుందో చూద్దాం కాబట్టి ఇది 900 ఫేజ్ డిలే ని కలిగి ఉంటుంది అప్పుడు ఇక్కడ నుండి 900 900 మొత్తం పాత్ 2700 ఫేజ్ డిలే అవుతుంది మరియు ఇక్కడ నుండి వచ్చే సిగ్నల్ ఇక్కడకు వెళుతుంది ఇది 1800 ఫేజ్ డిలే అవుతుంది అప్పుడు మరొక పాత్ 900 కాబట్టి ఈ 2 రిఫ్లెక్ట్ అయ్యే సిగ్నల్ ఈ ప్రత్యేక పోర్టు వద్ద జోడిస్తుంది కాబట్టి దీని అర్థం ఇప్పుడు ఇక్కడ నుండి ఇన్ పుట్ ఇక్కడ అవుట్ పుట్ పోర్టుకు వెళుతుంది కాబట్టి ఇప్పుడు స్విచ్ ఆన్లో ఉన్నప్పుడు చూద్దాం ఇది ఈ నిర్దిష్ట సమయంలో రిఫ్లెక్ట్ అవుతుంది ఇప్పుడు స్విచ్ ఆఫ్లో ఉన్నప్పుడు రెండవ స్థితి పొందబడుతుంది కాబట్టి స్విచ్ ఆఫ్లో ఉన్నప్పుడు సిగ్నల్ ఇక్కడకు వెళుతుంది మరియు అది తిరిగి రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ఇది l 2 తో పాటు మరొక l 2 ను కలిగి ఉంటుంది కాబట్టి మొత్తం లెంగ్త్ డిలే l ఉంటుంది మరియు ఆ ఒక ఫేజ్ డిలే 2πlλ సమానం గా ఉంటుంది మీరు ఖచ్చితం గా చెప్పాలంటే ఇది β టైమ్స్ l లేదా కొన్ని పుస్తకాలు k l అని వ్రాస్తారు కాబట్టి ఇది ఫేజ్ డిలే అవుతుంది కాబట్టి మీరు ఎంచుకున్న లెంగ్త్ ను బట్టి మేము ఇక్కడ ఫేజ్ డిలే ని పొందవచ్చు కాబట్టి మీరు ఒక ఉదాహరణ తీసుకోవచ్చు ఉదాహరణకుఇది l అయితే నేను l 2 గురించి మాట్లాడటం లేదు ఈ l λ 8 కు సమానం గా చెప్పండి కాబట్టిఇది λ 8 ఉంటే ఫేజ్ డిలే π 4 ఉంటుంది అంటే 450 కాబట్టి PIN డయోడ్ను ఆన్ చేసి ఆపివేయడం ద్వారా ఈ ప్రత్యేక వ్యక్తీకరణ ద్వారా ఇవ్వబడిన డిఫరెన్షియల్ ఫేజ్ చేంజ్ ను మనం పొందవచ్చు ఇప్పుడు ఇది డిజిటల్ ఫేజ్ షిఫ్టర్ అనలాగ్ ఫేజ్ షిఫ్టర్ను కూడా మనం ఇక్కడ రియలైజ్ చేయగలం దానితో మనం చేయాల్సిందల్లా ఈ ప్రత్యేకమైన భాగాన్ని మరియు ఈ ప్రత్యేక భాగాన్ని ఇక్కడ వ్యారక్టర్ డయోడ్ ద్వారా మార్చడం కాబట్టి వ్యారక్టర్ డయోడ్ ఇక్కడ అనుసంధానించబడుతుందిమరొక వ్యారక్టర్ డయోడ్ ఇక్కడ అనుసంధానించబడుతుంది మరియు వ్యారక్టర్ డయోడ్ కు సాధారణ బయాసింగ్ ఉంటుంది కాబట్టి మేము బయాసింగ్ ఓల్టేజ్ను మార్చి నప్పుడు ఏమి జరుగుతుంది కెపాసిటెన్స్ మారుతుంది కాబట్టి ఈ ప్రత్యేక సమయంలో మనకు Γ ద్వారా సూచించబడే రిఫ్లెక్షన్ కోఎఫిషియెంట్ ఉందని చెప్పండి కాబట్టి Zin Z0ZinZ0ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ Zin ఏమీ లేదు కానీ కెపాసిటివ్ ఇంపెడెన్స్ ద్వారా ఇవ్వబడుతుంది ఇది ఏమీ కాదు కానీ Zin jX jωC కాబట్టి మీరు ఇక్కడ నుండి రిఫ్లెక్ట్ అయిన వేవ్ ని పరిశీలిస్తే ఇది 2 X Z0 అనే వ్యక్తీకరణ ఇచ్చిన ఫేజ్ డిలే ని కలిగి వుంటుంది ఇది తదుపరి స్లయిడ్లో మరింత వివరంగా చూపబడుతుంది ఇక్కడ రిఫ్లెక్షన్ టైప్ ఫేజ్ షిఫ్టర్ సర్క్యులేటర్ ఉపయోగించి రియలైజ్ చేయబడింది సర్క్యులేటర్ అంటే ఏమిటో త్వరగా చూద్దాం కాబట్టి సర్క్యులేటర్ 3 పోర్ట్ డివైస్ ఈ యారో దిశ చాలా ముఖ్యం కాబట్టి ఇది ఫేజ్ షిఫ్టర్తో నేరుగా సంబంధం లేని అప్లికేషన్ లో ఒకటి కానీ సర్క్యులేటర్లు ఈ ప్రత్యేకమైన అప్లికేషన్ కోసం చాలా సాధారణం గా ఉపయోగించబడతాయి కాబట్టి ఈ ప్రత్యేకమైన విషయాన్ని ఇక్కడ మీకు వివరిస్తాను మరియు ఇవి ఐడియల్ సర్క్యులేటర్ కోసం S పారామితులు కాబట్టి నేను మీకు ఒక్కొక్కటి గా వివరిస్తాను మేము ఇక్కడ నుండి సిగ్నల్ ప్రసారం చేయాలనుకుంటున్నాము కాబట్టి ఇక్కడ ఒక ట్రాన్స్మిటర్ కనెక్ట్ చేయబడింది మరియు మీరు ఇక్కడ యారో ని చూడ వచ్చు కాబట్టి ఇక్కడ నుండి ఈ సిగ్నల్ యాంటెన్నాకు వెళుతుంది యాంటెన్నా నిర్దిష్ట సిగ్నల్ ను ట్రాన్స్మిట్ చేస్తుంది యాంటెన్నా అందుకున్న సిగ్నల్ ఇక్కడకు వస్తుంది మరియు అది మళ్ళీ యారో దిశను చూస్తుంది కాబట్టి యారో దిశ ఈ వైపు ఉంటుంది కాబట్టి పోర్ట్ 2 వద్ద అందుకున్న ఈ సిగ్నల్ పోర్ట్ 3 కి వెళుతుంది కాబట్టి పోర్ట్ 3 వద్ద మేము రిసీవర్ను కనెక్ట్ చేస్తాము కాబట్టి సింగిల్ యాంటెన్నాను ట్రాన్స్మిటర్గా లేదా రిసీవర్గా ఉపయోగించవచ్చు కాబట్టి ఇక్కడ S మాట్రిక్స్ ను చూద్దాం కాబట్టి నేను చెప్పినట్లుగా సిగ్నల్ పోర్ట్ 1 నుండి పోర్ట్ 2 కి వెళుతుంది కాబట్టి అంటే S21 1 అప్పుడు ఇక్కడ నుండి ఈ సిగ్నల్ ఇక్కడకు వెళుతుంది అంటే S32 1 కాబట్టి మీరు ఇక్కడ చూడ వచ్చు ఈ నిర్దిష్ట పోర్టులో ఇచ్చిన ఏదైనా ఇన్ పుట్ ఇక్కడకు వెళుతుంది అంటే S13 0 కాబట్టి మేము ఇక్కడ ఇన్ పుట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమీ ఉండదు ఆ టర్మ్ 0 కి సమానం మరియు మేము ఇక్కడ ఇన్ పుట్ ఇచ్చినప్పుడు ఏమీ తిరిగి రిఫ్లెక్ట్ అవదు కాబట్టి మిగిలిన టర్మ్స్ 0 గా ఉన్నాయి కాబట్టి ఈ సర్క్యులేటర్ ఫేజ్ షిఫ్టర్గా ఎలా డిజైన్ చేయబడిందో ఇప్పుడు చూద్దాం కాబట్టి ఇక్కడ మనకు ఇన్ పుట్ ఉంది ఈ ప్రత్యేక పోర్టు వద్ద మేము ఒక వరక్టర్ డయోడ్ను కనెక్ట్ చేసాము మరియు ఇది ఇక్కడ ఉన్న అవుట్ పుట్ పోర్ట్ కాబట్టి ఈ ప్రత్యేకమైన పోర్ట్ నుండి సిగ్నల్ వచ్చినప్పుడు అది ఇక్కడకు వెళుతుంది ఈ నిర్దిష్ట సమయంలో ఇది కెపాసిటివ్ లోడ్ ను చూస్తుంది కెపాసిటివ్ లోడ్ కోసం ఈ సందర్భం లో ఇంపెడెన్స్ jX గా సూచిస్తుందని మేము చెప్పగలంఇక్కడ X నెగిటివ్ గా ఉంటుంది కాబట్టిరిఫ్లెక్షన్ కోఎఫిషియెంట్ Zin Z0ZinZ0jX Z0jXZ0 కాబట్టి ఇక్కడ Zin విలువ JXకు సమానం గా ఉంటుంది నేను చెప్పినట్లుగా X కెపాసిటెన్సు కు నెగటివ్ గా ఉంటుంది మరియు రివర్స్ బయాస్ స్థితిలో వరాక్టర్ డయోడ్ను ఉపయోగించడం ద్వారా మరియు వరాక్టర్ డయోడ్ యొక్క బయాసింగ్ ఓల్టేజ్ను మార్చడం ద్వారా ఈ వేరియబుల్ కెపాసిటెన్స్ పొందబడుతుంది మనం ఆ కెపాసిటెన్స్ను మార్చవచ్చు కాబట్టి ఈ ప్రత్యేకమైన విషయం యొక్క ఆంప్లిట్యూడ్ మరియు ఫేజ్ ఏమిటో ఇక్కడ చూద్దాం కాబట్టి న్యూమరేటర్ యొక్క ఆంప్లిట్యూడ్ Z02X2 అవుతుంది డినామినేటర్ యొక్క ఆంప్లిట్యూడ్ కూడా Z02X2 అవుతుంది కాబట్టి నెట్ ఆంప్లిట్యూడ్ 1 కి సమానం గా ఉంటుంది అంటే ప్రతి దీ తిరిగి రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి ప్రతిదీ తిరిగి రిఫ్లెక్ట్ అవుతుంది ఇది ఇక్కడ అవుట్ పుట్ పోర్టుకు వెళుతుంది కాబట్టి ఇది తీసుకునే ఫేజ్ డిఫరెన్స్ ఏమిటి కాబట్టి ఈ ప్రత్యేక టర్మ్ కి ఇక్కడ ఫేజ్ డిఫరెన్స్ టాన్ ఇన్వర్స్ XZ0అవుతుంది ఇక్కడ కూడా ఇది టాన్ ఇన్వర్స్XZ0 అవుతుంది ఇది నెగిటివ్ టర్మ్ ని కలిగి ఉంటుంది ఇది పాజిటివ్గా ఉంటుంది మరియు ఈ పాజిటివ్ ఇక్కడ పైకి వెళ్తుంది ఇది మైనస్ అవుతుంది కాబట్టి ఫేజ్ డిఫరెన్స్ 2 టాన్ ఇన్వర్స్XZ0అవుతుంది jX Z0jX Z0 1∠ 2XZ0 కాబట్టి కెపాసిటెన్స్ను మార్చడం ద్వారా అనలాగ్ ఫేజ్ షిఫ్టర్ను మనం రియలైజ్ చేయగలం రివర్స్ బయాస్ ఓల్టేజ్తో వరాక్టర్ డయోడ్ను ఉపయోగించి దీనిని రియలైజ్ చేయవచ్చు కాబట్టి ఇక్కడ ఆ డిజిటల్ ఫేజ్ షిఫ్టర్ యొక్క రియలైజేషన్ ఉంది కాబట్టి అది ఏమిటో ఇక్కడ చూద్దాం ఇన్ పుట్ ఇక్కడ ఉంది ఇప్పుడు ముఖ్యమైన విషయం ఏమిటంటే దయచేసి యారో దిశ ఏమిటో చూడండి కాబట్టి ఇన్ పుట్ ఇక్కడ ఇవ్వబడింది ఇది ఇక్కడకు వెళుతుంది ఇప్పుడు ఇక్కడ మీరు PIN డయోడ్ మరియు లైన్ లెంగ్త్ ఉందని చూడ వచ్చు కాబట్టి ఇది షార్ట్ అయినప్పుడు పవర్ ఈ ప్రత్యేక స్థానం నుండి రిఫ్లెక్ట్ అవుతుంది ఇది ఓపెన్ సర్క్యూట్ చేయబడి నప్పుడు ఇక్కడ నుండి పవర్ రిఫ్లెక్ట్ అయి మరల తిరిగి వెళ్తుంది కాబట్టి ఇది అనుగుణంగా ఫేజ్ డిలే ని 2πλ2l కలిగిఉంటుంది ఏదేమైనా ఈ ప్రత్యేకమైన కాన్ఫిగరేషన్ సాధారణం గా ఉపయోగించబడదు దీనికి కారణం సర్క్యులేటర్లలో ఎక్కువ భాగం నారో బ్యాండ్విడ్త్ మరియు ఎక్కువ ఖర్చు ఇప్పుడు ట్రాన్స్మిషన్ టైప్ ఫేజ్ షిఫ్టర్ గురించి మాట్లాడుదాం కాబట్టి ప్రాథమికం గా ట్రాన్స్మిషన్ టైప్ ఫేజ్ షిఫ్టర్ ఇక్కడ 2 పోర్ట్ నెట్వర్క్ ఉంది మాకు ఒక వైపు ఇన్ పుట్ ఉంది మరొక వైపు అవుట్ పుట్ ఉంది మరియు స్విచ్ స్థానాన్ని నియంత్రించడం ద్వారా 2 స్టేట్స్ మధ్య మనం ఫేజ్ ను మార్చవచ్చు కాబట్టిస్విచ్ స్థానం ఆన్ నుండి ఆఫ్ లేదా ఆఫ్ నుండి ఆన్ లో ఉన్నప్పుడు ఫేజ్ డిఫరెన్స్ ను రియలైజ్ చేయవచ్చు కాబట్టి స్విచ్డ్ లైన్ ఫేజ్ షిఫ్టర్ యొక్క ఉదాహరణ ను తీసుకుందాం కాబట్టి ఇక్కడ ఈ ప్రత్యేక పాయింట్ వద్ద మనకు ఇన్ పుట్ ఉంది ఇది రెండు SP2T స్విచ్లను ఉపయోగించే అవుట్ పుట్ కాబట్టి ఇది ఒక SP2T స్విచ్ ఇది మరొక SP2T స్విచ్ కాబట్టి ఈ పరిస్థితిని డయోడ్ D1 ఆన్ మరియు ఈ డయోడ్ D2 ఆన్ మరియు ఈ రెండు డయోడ్ లు ఆఫ్ అని ఉహించుకుందాం కాబట్టి ఈ రెండు డయోడ్లు ఆఫ్లో ఉన్నప్పుడు ఈ రెండు ఆన్లో ఉన్నాయి అప్పుడు సిగ్నల్ ఇక్కడ నుండి ప్రయాణిస్తుంది ఇది దీని గుండా వెళ్లి ఇక్కడి నుండి బయటకు వెళ్తుంది ఇప్పుడు స్విచ్ స్థానం మారినప్పుడు ఇప్పుడు ఈ డయోడ్ ఆన్లో ఉంది మరియు ఈ డయోడ్ ఆన్లో ఉంది కాబట్టి D3 మరియు D4 ఆన్లో ఉన్నాయి D1 మరియు D2 ఆఫ్లో ఉన్నాయి కాబట్టి ఆ ప్రత్యేక పరిస్థితి లో ఇన్ పుట్ ఈ మార్గం గుండా వెళుతుంది మరియు అది అవుట్పుట్కు వెళుతుంది కాబట్టి మేము ఈ SP2T స్విచ్ల స్థితిని మార్చి నప్పుడు ఏమి జరుగుతుంది ఇక్కడ ఒక ఫేజ్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి డిఫరెన్షియల్ ఫేజ్ షిఫ్ట్ ∆ϕ βl2 l1 ఇవ్వబడుతుంది కాబట్టి ఈ మొత్తం పొడవు l2 ఈ పొడవు l1 కాబట్టి దయచేసి ఒక ముందు జాగ్రత్త తీసుకోండి మరియు ఈ పొడవు l2 ను 1800 కి సమానం గా ఉండటానికిఇది λ 2 కు సమానం అని తీసుకోకండి ఎందుకంటే λ 2 పొడవు కోసం ఇది రిసొనేటర్ గా పనిచేస్తుంది కాబట్టి పనితీరు క్షీణిస్తుంది కాబట్టి ఈ ప్రత్యేకమైన కాన్ఫిగరేషన్ లైన్ పొడవును మార్చడం ద్వారా బాగా పనిచేస్తుందని కాకుండా ఫేజ్ షిఫ్ట్ యొక్క ఏదైనా విలువను మీరు రియలైజ్ చేయవచ్చు కాబట్టి మేము ADS సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఈ ప్రత్యేక కాన్ఫిగరేషన్ యొక్క సిములేషన్ ను చేసాము కాబట్టి ఇది వాస్తవానికి పూర్తి బయాసింగ్ సర్క్యూట్ను కూడా చూపిస్తుంది కాబట్టి ఇక్కడ ఇది DC ఓల్టేజ్ అని చూడవచ్చు ఇక్కడ ఒక రెసిస్టర్ ఉంది రిపుల్స్ ఆపడానికి ఈ కెపాసిటెన్స్ ప్రాథమికంగా మళ్ళీ ఉంది ఇక్కడ ఇండక్టర్ ఉంది DC ఫ్రీక్వెన్సీ వద్ద ఇండక్టరు షార్ట్ సర్క్యూట్గా పనిచేస్తుంది అయితే ఇది AC ఫ్రీక్వెన్సీ వద్ద ఓపెన్ సర్క్యూట్గా పనిచేస్తుంది అప్పుడు DC ఓల్టేజ్ ఇక్కడ గుండా వెళుతుంది ఇది డయోడ్ గుండా వెళుతుంది మరియు ఇది DC సోర్స్ కి పాత్ ని అందిస్తుంది మరియు ఈ ఇండక్టర్ మళ్ళీ AC ఫ్రీక్వెన్సీ లో ఓపెన్ సర్క్యూట్గా పనిచేస్తుంది కాబట్టి అదే విషయం మరొక వైపుకు పునరావృతమైంది కాబట్టి ఇక్కడ 1 సోర్స్ ఇక్కడ 1 సోర్స్ ఉందని మీరు చూడవచ్చు కాబట్టి ఇది 5 V అయితే ఇది 0 V గా ఉండాలి ఇది 5 V అయినప్పుడు ఇది 0 V గా ఉండాలి కాబట్టిఈ ప్రత్యేక సిములేషన్ యొక్క ఫలితం ఏమిటో చూద్దాం కాబట్టి ఫేజ్ చేంజ్ కోసం సిములేషన్ ఫలితాలను ఇక్కడ నేను మీకు చూపించాను900 ఫేజ్ షిఫ్ట్ కోసం మేము ఈ ఫేజ్ షిఫ్టర్ను సుమారు 2 GHz ఫ్రీక్వెన్సీ లో డిజైన్ చేసాము కాబట్టి 2 స్టేట్స్ లో ఇది S21 ఫేజ్ రెస్పాన్స్ ప్లాట్ ఇక్కడ విలువలు ఉన్నాయి 9 నుండి 2 1 వరకు మేము 850 900 మరియు 950గా డిఫరెన్షియల్ ఫేజ్ చేంజ్ ను పొందాము కాబట్టి 2 GHz చుట్టూ 900ఫేజ్ షిఫ్ట్ ఉందని మీరు చూడవచ్చు వాస్తవానికిఇక్కడ ఒక ప్రతికూలత ఉంది ఫ్రీక్వెన్సీ మారితే ఫేజ్ చేంజ్ కూడా మారుతుంది కాబట్టి దానికి కారణం ఏమిటి కాబట్టి గుర్తుచేసుకోండి తీటా βl కు సమానమని నేను పేర్కొన్నాను ఇక్కడ l ఫిక్స్డ్ ఎందుకంటే పొడవు ఫిక్స్డ్ కానీ β మారుతోంది β అంటే ఏమిటి β 2πλ కాబట్టి ఫ్రీక్వెన్సీ మారితే λ మారుతుంది మరియు దాని వలన ఫేజ్ షిఫ్ట్ మారుతుంది కాబట్టి కొలిచిన ఫలితాలను చూద్దాం కాబట్టి మేము 900 స్విచ్డ్ లైన్ ఫేజ్ షిఫ్టర్ను డిజైన్ చేసాము కాబట్టి వాస్తవానికి ఇక్కడ ఇన్ పుట్ అని చూడవచ్చు ఇది ఇక్కడ ఉన్న అవుట్ పుట్ ఇది లైన్ పొడవు l1 అని మీరు చూడవచ్చు ఇది లైన్ పొడవు l2 మరియు ఇది ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ కు ఇచ్చిన బయాసింగ్ సర్క్యూట్ కాబట్టి మేము ఫేజ్ చేంజ్ ను తనిఖీ చేయడమే కాదు మనం రిఫ్లెక్టెడ్ పవర్ ఏమిటి మరియు ఇన్సర్షన్ లాస్ ఏమిటి అని కూడా తనిఖీ చేయాలి మీరు S11 కోసం ప్రతిస్పందన ను చూడవచ్చు ఈ ప్రతిస్పందన 1 7 నుండి 2 3 GHz వరకు ఉంటుంది కాబట్టి ఇది 20 dB లైన్ అని మీరు చూడవచ్చు కాబట్టి ఇక్కడ చాలా పరిధిలో ఇది 18 dB కన్నా తక్కువ అని మీరు చూడవచ్చు ఇన్సర్షన్ లాస్ ని చూద్దాం 1 3 GHz ఫ్రీక్వెన్సీ పరిధిలో ఇన్సర్షన్ లాస్ 2 5 dB కన్నా తక్కువ ఇప్పుడు స్టేట్ 1 మరియు స్టేట్ 2 లోని ఫేజ్ డిఫరెన్సెస్ ఏమిటో చూద్దాం కాబట్టి ఇవి 2 వేర్వేరు స్టేట్స్ ల స్టేట్ 1 మరియు స్టేట్ 2 లకు సంబంధించిన ప్లాట్స్ కాబట్టి ఇవి ఫ్రీక్వెన్సీ విలువలు కాబట్టి ఇవి స్టేట్ 1 లోని ఫేజ్ విలువలు ఇవి స్టేట్ 2 లోని ఫేజ్ విలువలు అని మనం చూద్దాం కాబట్టి 2 GHz చుట్టూ ఫేజ్ డిఫరెన్స్ 900 కి సమానం గా ఉంటుందని మీరు చూడవచ్చు కాబట్టి ఒక చిన్న లోపం ఉంది కానీ ఇప్పటి కీ ఫలితాలు మేము సిములేట్ చేసిన దానితో సమానం గా ఉన్నాయని మీరు చూడవచ్చు ఇప్పుడు మరొక టైప్ ఫేజ్ షిఫ్టర్ను చూద్దాం దీనిని లోడ్ చేసిన లైన్ ఫేజ్ షిఫ్టర్ అంటారు కాబట్టి మనకు ఇక్కడ ఏమి ఉంది కాబట్టి ఇది ఇన్ పుట్ పోర్ట్ ఇది అవుట్ పుట్ పోర్ట్ ఇక్కడ మేము ఒక SP2T స్విచ్ మరొక SP2T స్విచ్ మరియు మధ్య లో మనకు లైన్ పొడవు λ 4 వుంది కాబట్టి ఇక్కడ ఈ లైన్ పొడవు యొక్క ఉద్దేశ్యం ఏమిటో నేను వివరిస్తాను కాబట్టి సాధారణం గా ఏమి జరిగిందో చెప్పాలంటే స్విచ్ స్థానం ఇక్కడ నుండి ఇక్కడికి మారినప్పుడు ఇది ఒక ఇండక్టెన్స్ కాబట్టి దాని యొక్క అడ్మిట్టెన్స్ jB అని చెప్పనివ్వండి ఇది కెపాసిటెన్స్ దాని యొక్క అడ్మిట్టెన్స్ jB కాబట్టి ఈ రెండింటి యొక్క ఆంప్లిట్యూడ్ వాస్తవానికి సమానమని మీరు చెప్పవచ్చు కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి స్విచ్ మారినప్పుడు ట్రాన్స్మిట్ భాగంలో ఏమి జరుగుతుంది ఒక ఫేజ్ చేంజ్ ఉంటుందని మీరు చూస్తారు ఎందుకంటే మేము jB నుండి jB కి మారుతున్నాము కాబట్టి ఈ విషయాలన్నీ మనకు ఇక్కడ ఎందుకు అవసరం దానికి కారణం మనకు ఈ విషయాలన్నీ లేకపోతే మనం ఒక స్థానం నుండి మరొక స్థానానికి మారేటప్పుడు ఫేజ్ చేంజ్ ను కలిగి వున్నాము కానీ ఇక్కడ పెద్ద రిఫ్లెక్టెడ్ వేవ్ ఉంటుంది దీనికి కారణం ఈ ఇంపెడెన్స్ పోర్ట్ 2 ఇంపెడెన్స్తో పారలెల్ గా వస్తుంది కానీ ఈ ప్రత్యేక సెక్షన్ ని అందించడం ద్వారా మేము రిఫ్లెక్టెడ్ సిగ్నల్ను రద్దు చేసాము కాబట్టి అది ఎలా సాధించబడుతుందో చూద్దాం ఈ సిగ్నల్ ఏమైనా ఇక్కడ నుండి రిఫ్లెక్ట్ అవుతుంది ఇప్పుడు సిగ్నల్ వెళుతోంది మరియు అదే ఇక్కడ నుండి తిరిగి రిఫ్లెక్ట్ అవుతుంది కానీ ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఇది λ 4 λ 4 λ 2 దూరం ప్రయాణిస్తుంది మరియు అది 1800 ఫేజ్ చేంజ్ ను అందిస్తుంది కాబట్టి ఇక్కడ నుండి ఏది రిఫ్లెక్ట్ అయితే ఈ రిఫ్లెక్ట్ అయిన వేవ్ 1800 ఫేజ్ షిఫ్ట్ కలిగి ఉంటుంది కాబట్టి రిఫ్లెక్ట్ అయిన వేవ్ రద్దు చేయ బడుతుంది కాబట్టిమేము λ 4 సెక్షన్ లను ఎందుకు ఉపయోగిస్తాము అనేదానికి కారణం అది వాస్తవానికి ఒక పరిమితి ఉంది మేము λ 4 సెక్షన్ లను ఉపయోగించినప్పుడు దీనికి పరిమిత బ్యాండ్విడ్త్ ఉంటుంది ట్రాన్స్మిషన్ లైన్ మరియు PIN డయోడ్ లను ఉపయోగించి లంప్డ్ ఎలెమెంట్స్ ను ఎలా రియలైజ్ చేయవచ్చో ఇప్పుడు చూద్దాం కాబట్టి ఇది అసలు సర్క్యూట్ కాదు కేవలం ప్రాతినిధ్యం కాబట్టి మనకు ఇక్కడ ఏమి ఉంది ఇక్కడ కావలసిన ఫ్రీక్వెన్సీ లో ఈ పొడవు λ 4 కు సమానం గా ఉంటుంది ఇక్కడ ఒక ట్రాన్స్మిషన్ లైన్ మరొక ట్రాన్స్మిషన్ లైన్ ఇది ఇక్కడ PIN డయోడ్ తో అనుసంధానించబడి ఉంది PIN డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు ఇది ఇండక్టెన్స్ను అందిస్తుంది ఈ డయోడ్ రివర్స్ బయాస్డ్ అయినప్పుడు ఇది కెపాసిటెన్స్ను అందిస్తుంది కాబట్టి ఇది కాన్సెప్ట్ కాబట్టి మీరు డయోడ్ను ఆన్ నుండి ఆఫ్ స్థితి కి మార్చి నప్పుడు ఇండక్టెన్స్ కెపాసిటెన్స్గా మారుతుంది అయితే నేను చెప్పినట్లుగా ఇది ఫైనల్ కన్ఫిగరేషన్ కాదు తదుపరి స్లయిడ్లో ఫైనల్ కన్ఫిగరేషన్ అంటే ఏమిటి కానీ సర్క్యూట్ ఎలా విశ్లేషించవచ్చు అని చూపిస్తాను ఇక్కడ ఈ మొత్తం భాగాన్ని ఇక్కడ షంట్ అడ్మిటెన్స్ ఉపయోగించి రియలైజ్ చేయవచ్చు కాబట్టి ఈ భాగాన్ని షంట్ అడ్మిటెన్స్ గా మళ్ళీ రియలైజ్ చేయవచ్చు కాబట్టి ఈ ప్రత్యేకమైన కాన్ఫిగరేషన్ను ఎలా విశ్లేషించాలో మాకు తెలుసు కాబట్టి మేము షంట్ యొక్క ABCD పారామితులను కనుగొనవచ్చు ఈ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ABCD పారామితులు మరియు తరువాత షంట్ యొక్క ABCD పారామితులు ఈ మూడు ABCD పారామితులను గుణించి ఆపై S21 పారామితి ని కనుగొంటాయి ఆపై S21 యొక్క ఫేజ్ చేంజ్ 2 స్టేట్స్ లలో ఫేజ్ డిఫరెన్స్ ను ఇస్తుందని మేము చెప్పగలం కాబట్టి ఇది లోడ్ చేయబడిన లైన్ ఫేజ్ షిఫ్టర్ యొక్క సర్క్యూట్ రియలైజేషన్ ఇది బయాసింగ్ సర్క్యూట్ లను కూడా చూపిస్తుంది కాబట్టి మనకు ఇక్కడ ఇన్ పుట్ అవుట్ పుట్ ఉంది మరియు మీరు ఇక్కడ చూడవచ్చు ఈ ఓల్టేజ్ రెసిస్టర్ ద్వారా అనుసంధానించబడి ఉంది ఇది ఈ PIN డయోడ్ల ద్వారా ప్రవహించే కరెంట్ ని పరిమితం చేస్తుంది ఇక్కడ పెద్ద ఇండక్టర్ ఉంది ఇది DC ఫ్రీక్వెన్సీ వద్ద షార్ట్ సర్క్యూట్గా పనిచేస్తుంది కానీ AC ఫ్రీక్వెన్సీ వద్ద ఓపెన్ సర్క్యూట్గా పనిచేస్తుంది కాబట్టి DC కరెంట్ కోసం పాత్ ఈ రెసిస్టర్ ఇండక్టర్ ద్వారా అందించబడుతుంది ఈ విషయం ద్వారా ఈ లైన్ ఆపై ఈ ఇండక్టర్ ద్వారా ఇక్కడ గ్రౌండ్ కి వెళుతుంది అదే సరఫరా వాస్తవానికి ఈ విషయం కోసం ఉపయోగించబడుతుంది ఎందుకంటే పాత్ ఇక్కడ ఈ భాగం ద్వారా ఉంటుంది కాబట్టి ఇక్కడ అనుసంధానించబడిన అదనపు లైన్ పొడవు ఇక్కడ మీరు చూడవచ్చు ఈ అదనపు లైన్ పొడవుకు కారణం ఏమిటంటే ఈ డయోడ్ లు వాస్తవానికి ఆన్ స్థానం లో ఇండక్టెన్స్ ఆఫ్ స్థానం లో కెపాసిటెన్స్ గా సూచించబడతాయి ఇప్పుడు ఆన్ స్టేట్ తో పాటు ఆఫ్ స్టేట్ లో అందించిన మొత్తం B విలువ సమానం గా ఉండాలి కాబట్టి ఈ ప్రత్యేకమైన అదనపు పొడవు అందించబడినది తద్వారా డయోడ్ స్థానం ఆన్ నుండి ఆఫ్ కు మారినప్పుడు Y jB jB అని చెప్పండి కాబట్టి ఈ ప్రత్యేక కాన్ఫిగరేషన్ ఫలితాన్ని చూద్దాం మళ్ళీ ఇది ఇక్కడ పూర్తి బయాసింగ్ సర్క్యూట్ను చూపిస్తుంది ఇక్కడ ఒక సోర్స్ రెసిస్టర్ ఇండక్టర్ ఉందని చూడవచ్చు ఆపై ఇక్కడ ఒక డయోడ్ ఉంది ఇక్కడ గ్రౌండ్ కి పాత్ ఇక్కడ ఇండక్టర్ ద్వారా అందించబడుతుంది మీరు ఇక్కడ చూడవచ్చు అదనపు లైన్ పొడవు అందించబడుతుంది కాబట్టి మేము ఈ ప్రత్యేకమైన దాన్ని 22 50 ఫేజ్ షిఫ్ట్ కోసం డిజైన్ చేశాము ఇక్కడ ప్రతిస్పందన ను చూద్దాం కాబట్టి ఇది ఒక స్టేట్ కి ప్రతిస్పందన ఇది ఇతర స్టేట్ కి ప్రతిస్పందన కాబట్టి ఇక్కడ 1 95 నుండి 2 05 వరకు ఫ్రీక్వెన్సీ చూద్దాం కాబట్టి మేము 22 50 కోసం డిజైన్ చేశాము మేము దానికి దగ్గరగా ఉన్నాము కాబట్టి ఇది 23 30 లేదా అంతకంటే ఎక్కువ మేము ఆపరేషన్ యొక్క ఫ్రీక్వెన్సీ ని మార్చినట్లయితే ఫేజ్ షిఫ్ట్ మారుతుందని మళ్ళీ చూడవచ్చు ఇప్పుడు ఈ ప్రత్యేక కాన్ఫిగరేషన్ ఫ్యాబ్రికేట్ చేయబడింది కాబట్టి ఫ్యాబ్రికేటెడ్ కన్ఫిగరేషన్ ను మరియు ఫలితాలు ఏమిటో చూద్దాం కాబట్టి ఇక్కడ ఇన్ పుట్ పోర్ట్ అవుట్ పుట్ పోర్ట్ చూడవచ్చు ఈ పొడవు λ 4 కు సమానం ఇక్కడ ఒక బయాసింగ్ ఓల్టేజ్ ఉందని మీరు చూడవచ్చు ఇక్కడ రెసిస్టర్ మరియు ఇండక్టర్ లు అనుసంధానించబడి ఉన్నాయి మరియు ఇక్కడ PIN డయోడ్ కనెక్ట్ చేయబడిందని మీరు చూడవచ్చు PIN డయోడ్ ఇక్కడ కనెక్ట్ చేయబడింది మరియు అది ఇండక్టర్ ద్వారా గ్రౌండ్ చేయబడింది కాబట్టి మేము ఇక్కడ పాజిటివ్ ఓల్టేజ్ను ఇచ్చినప్పుడు ఈ PIN డయోడ్లు కండక్ట్ అవుతాయి కాబట్టి 0 ఓల్టేజ్ ఇచ్చినప్పుడు మనకు 1 స్టేట్ ఉంటుంది ఈ డయోడ్లు కండక్ట్ అవ్వవు కాబట్టి మనకు మరొక స్టేట్ ఉంటుంది కాబట్టి స్టేట్ 1 మరియు స్టేట్ 2 లోని ఫేజ్ విలువలు ఏమిటో చూద్దాం 0 2 05 2 11 ఫ్రీక్వెన్సీ లు ఇవ్వబడ్డాయి కాబట్టి స్టేట్ 1 లోని ఫేజ్ ఇక్కడ ఇవ్వబడింది స్టేట్ 2 లో ఫేజ్ ఇక్కడ ఇవ్వబడింది కాబట్టి20 నుండి 210వరకు ఫేజ్ చేంజ్ ఈ ప్రత్యేక ఫ్రీక్వెన్సీ రీజియన్ లో మనకు వచ్చిందని చూడవచ్చు కాబట్టి మేము ఈ ప్రత్యేక కాన్ఫిగరేషన్ ను 22 50 కోసం డిజైన్ చేశాము అయితే ఫ్యాబ్రికేషన్ లో ఒక చిన్న లోపం ఉంది కాబట్టి సిములేటెడ్ ఫలితాలు మరియు ఫ్యాబ్రికేషన్ ఫలితాలు కొద్దిగా వ్యత్యాసం ఉంటాయి అయితే పర్సన్టేజ్ ఎర్రర్ 10 కన్నా తక్కువ అని మీరు చూడవచ్చు ఇప్పుడు నేను ముందు చెప్పినట్లుగా చూడటం కూడా ముఖ్యం రిఫ్లెక్షన్ కోఎఫిషియెంట్ ఏమిటి మరియు ఇన్సర్షన్ లాస్ ఏమిటి కాబట్టి మీరు ఇక్కడ చూడగలిగిన ఈ ప్రత్యేక సందర్భం లో S11 ఆ కావలసిన ఫ్రీక్వెన్సీ రీజియన్ లో 20 dB కన్నా తక్కువ మరియు ఇన్సర్షన్ లాస్ కావలసిన ఫ్రీక్వెన్సీ రీజియన్ లో 1 dB కన్నా తక్కువ గా ఉంటుంది కాబట్టి సంగ్రహం గా చెప్పాలంటే ఈ రోజు మనం వివిధ రకాల ఫేజ్ షిఫ్టర్ల గురించి చర్చించాము కాబట్టి మేము అనలాగ్ ఫేజ్ షిఫ్టర్ మరియు డిజిటల్ ఫేజ్ షిఫ్టర్ గురించి మాట్లాడాము కాబట్టి వరాక్టర్ డయోడ్ యొక్క రివర్స్ బయాస్ ఓల్టేజ్ను మార్చడం ద్వారా అనలాగ్ ఫేజ్ షిఫ్టర్ను 2 బ్రాంచ్ కప్లర్ లేదా సర్క్యులేటర్ వద్ద ఉపయోగించడం ద్వారా రియలైజ్ చేయవచ్చని మేము చూశాము ఇప్పుడు మేము డిజిటల్ ఫేజ్ షిఫ్టర్ కోసం కొన్ని విభిన్న కాన్ఫిగరేషన్ లను చూశాము కాబట్టి మేము స్విచ్డ్ లైన్ ఫేజ్ షిఫ్టర్ వైపు చూశాము మరియు మేము లోడ్ చేసిన లైన్ ఫేజ్ షిఫ్టర్ వైపు కూడా చూశాము స్విచ్డ్ లైన్ ఫేజ్ షిఫ్టర్ మరియు లోడెడ్ లైన్ ఫేజ్ షిఫ్టర్ మధ్య ప్రాథమిక వ్యత్యాసం స్విచ్డ్ లైన్ విషయం లో మీరు చేసే దంతా మీరు ఇక్కడ నుండి ఇతర పాత్ కి పాత్ ని మార్చడం లైన్ పొడవు మధ్య వ్యత్యాసం మాకు ఫేజ్ డిఫరెన్స్ ని ఇస్తుంది లోడ్ చేయబడిన లైన్ ఫేజ్ షిఫ్టర్ విషయం లో మనకు ఒక ట్రాన్స్మిషన్ లైన్ ఉంది ఇది 2 వేర్వేరు పాయింట్ల వద్ద లోడ్ అవుతుంది రెండు లోడింగ్ మధ్య విభజన λ 4 గా ఉండాలి కాబట్టి ఈ రెండు పాయింట్ల వద్ద రిఫ్లెక్టెడ్ వేవ్ ఒకదానికొకటి రద్దు చేయ బడుతుంది మరియు అందువల్ల S11 సాపేక్షం గా తక్కువ గా ఉంటుంది ఇక్కడ మీరు చూడవచ్చు S11 20 dB కన్నా తక్కువ కాబట్టి ఈ ప్రత్యేక సందర్భం లో ఇన్సర్షన్ లాస్ 1 dB కన్నా తక్కువ అని మేము చూశాము దానితో మేము ఫేజ్ షిఫ్టర్ను ముగించాము తదుపరి అధ్యాయం లో నా TA లలో ఒకరు వివిధ రకాల ట్రాన్సిస్టర్ల గురించి మాట్లాడుతుంది మరియు ఆ తరువాత నేను వివిధ రకాల యాంప్లిఫైయర్ల గురించి చర్చిస్తాను కాబట్టి చాలా ధన్యవాదాలు బై